మనం చివరిసారి వదిలిపెట్టిన దానితోనే కొనసాగిద్దాం అంటే స్ట్రెస్ టెన్సర్ భాగాల కోసం ఇండెక్స్ నొటేషన్ గురించి మరియు స్ట్రెస్ టెన్సర్ భాగాలను ట్రాక్షన్ వెక్టర్తో ఎలా సంబంధం కలిగి ఉండాలో చర్చించాము కాబట్టి Tijn τnji మేము సమ్మేషన్ నోటేషన్ వ్రాయడం లేదు ఎందుకంటే నేను మీకు చెప్పినట్లుగా మీరు పదేపదే ఇండెక్స్ కలిగి ఉంటే దానిపై ఒక ఇన్విజిబుల్ సమ్మేషన్ ఉంటుంది కాబట్టి దీనిని నేను ఫ్రీ ఇండెక్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది 1 2 3 వంటివి కావచ్చు కాబట్టి కుడి వైపున మరియు ఎడమ వైపున కుడి వైపున ఒకేసారి ఉండటం ఇది ఉచితం కానీ j అనేది రిపీటెడ్ ఇండెక్స్ మరియు అందువల్ల ఇది j స్థానంలో మీరు డమ్మి ఇండెక్స్ k l m n అని వ్రాయండి దానిలో తేడా లేదు కానీ ఇది ఏమైనా నేను కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి ఈ ఇండెక్స్ మరియు ఈ ఇండెక్స్ అనుగుణంగా ఉండాలి మరియు మేము τ ij τ ji అని కూడా చూపించాము అందువల్ల మనం కూడా వ్రాయవచ్చు τ nij τ n ji ఇది కాచీ థీరం యొక్క సంబంధిత రూపం ముమెంట్ బ్యాలన్స్ ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మేము కొన్ని ఆల్ట్రనేటివ్ నొటేషన్స్ ను కూడా చర్చిస్తాము ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో వేర్వేరు పాఠ్యపుస్తకాలు వేర్వేరు నొటేషన్స్ ను కలిగి ఉంటాయి మరియు వాస్తవానికి ఇండెక్స్ నొటేషన్ పరిశుభ్రమైనది మరియు నేను ఉపయోగించటానికి చాలా సౌకర్యవంతమైనవి అని చెప్తాను కాని మేము ఆల్ట్రనేటివ్ కూడా ఒకసారి పరిశీలిస్తాము కాబట్టి మీకు ఈ τ11 τ22 లేదా స్ట్రెస్ టెన్సర్ యొక్క ప్రత్యేక భాగాలు ఉన్నప్పుడు ఇవి దేనిని సూచిస్తాయి విద్యార్థి సాధారణం స్ట్రెస్ యొక్క సాధారణ భాగం కాబట్టి చాలా టెక్స్ట్ లో మీరు సంబంధిత చిహ్నాన్ని చూస్తారు τ33 ఇవి σ11 or τ11 → σ11σ xx σ x సమానమైనప్పుడు కాబట్టి ఆదర్శంగా 2 ఇండెక్స్ లు ఉండాలి కానీ రెండూ ఉన్నందున పునరావృతం కొన్నిసార్లు టెక్స్ట్ పునరావృతమయ్యేదాన్ని వదిలివేసి ఒక x ని ఉపయోగించండి కాబట్టి σx బహుశా మీరు మెకానిక్స్ నేర్చుకుంటున్నప్పుడు మేము మొదటిసారి నేర్చుకున్న అసలు చిహ్నం ఇది కాబట్టి 2 సబ్స్క్రిప్ట్లతో టౌ లేదా సిగ్మా మరింత సౌకర్యవంతంగా మరియు మరింత ప్రాథమికంగా ఉండాలి నొటేషన్ కాబట్టి మీకు ఉదాహరణకు ఉంటే τ12 ఆ xy నొటేషన్ లో మీరు కూడా ఇలా వ్రాయవచ్చు τ12 τ xy కాబట్టి ఎల్లప్పుడూ x కి 1 y కి 2 మరియు z కి 3 గుర్తుంచుకోండి కాబట్టి అది పుస్తకంలో మీకు ఏవైనా నొటేషన్స్ కు అనుగుణంగా ఉండాలి మీరు అనుసరిస్తున్నారు మరియు మేము తరగతిలో ఉపయోగించబోయే నొటేషన్ వాస్తవానికి మేము అన్ని రకాల నొటేషన్స్ ను వేర్వేరు సందర్భాల్లో ఉపయోగించటానికి ప్రయత్నిస్తాము తద్వారా మీరు వేర్వేరు ప్రదేశాల్లో ఉపయోగించే సాధారణ నొటేషన్ తో సుఖంగా ఉంటారు కాబట్టి స్ట్రెస్ టెన్సర్పై చర్చ నుండి మనం డిస్కషన్ ఏమిటంటే స్ట్రెస్ టెన్సర్లో వేర్వేరు భాగాలు ఉన్నాయి సాధారణ భాగాలు ఏమిటో మనం స్పష్టంగా గుర్తించగలము సంబంధిత మ్యాట్రిక్స్ రెప్రెసెంటేషన్ యొక్క డయాగోనల్ లో కనిపించే కంపోనెంట్స్ నార్మల్ కంపోనెంట్స్ షియర్ కంపోనెంట్స్ అని పిలవబడే ఆఫ్ డయాగోనల్ కంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫ్లూయిడ్ యొక్క క్యారెక్టర్స్టిక్స్ స్ట్రెస్ టెన్సర్ యొక్క కంపోనెంట్స్ తో ఎలా సంబంధం కలిగి ఉందో మనం చూడాలి మరియు తరువాత అవి స్ట్రెస్ టెన్సర్ యొక్క కంపోనెంట్స్ కు ఎలా సంబంధం కలిగి ఉంటాయో చూద్దాం ఫ్లూయిడ్ యొక్క ఒక ముఖ్యమైన ప్రాపర్టీ ఇది ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ కాబట్టి మేము తరువాత ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ లోకి వస్తాము కాని విస్కోసిటీ లోకి వెళ్ళే ముందు మేము క్వాన్టిటీస్ లో ఒకటి లేదా ప్రాపర్టీస్ లో ఒకదాని గురించి మాట్లాడుతాము ఇది స్ట్రెస్ టెన్సర్తో చాలా ముఖ్యమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు అది మరేమీ కాదు ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ కాబట్టి ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ గురించి మేము చర్చిస్తాము మేము ఒక ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ ని చర్చించటం ప్రారంభించినప్పుడల్లా మేము సాధారణంగా రెస్ట్ సమయంలో ఫ్లూయిడ్ ను చర్చించటం ప్రారంభిస్తాము ఇది ఏదో ఒకవిధంగా ప్రజలకు ఒక అపార్థాన్ని ఇస్తుంది రెస్ట్ లేదా ఫ్లూయిడ్ కు మాత్రమే ప్రెషర్స్ లేదా క్వాంటిటీ చాలా రిలవంటుగా ఉంటుంది అది అలా కాదు ఒక ఫ్లూయిడ్ ఉన్నప్పుడు రెస్ట్ సమయంలో దానిపై పనిచేసే షియర్ లేదు కాబట్టి ఫోర్స్ యొక్క నార్మల్ కంపోనెంట్ మాత్రమే దానిపై పనిచేస్తుంది అందువల్ల ఆ సందర్భంలో ప్రెషర్ మాత్రమే సర్ఫేస్ ఫోర్స్ గా మారుతుంది మరియు అందువల్ల అన్ని ఇతర ప్రభావాలను వేరుచేయడం సులభం మరియు మేము ఫ్లూయిడ్స్ ను రెస్ట్ లో చర్చిస్తున్నట్లయితే ప్రెషర్ పై దృష్టి పెట్టండి మీరు మోషన్ లోని ఫ్లూయిడ్స్ ను చర్చిస్తుంటే స్పష్టంగా ప్రెషర్ ఇర్రిలివెంట్ కాదు ఇది మరింత ఎక్కువ సందర్భోచితంగా ఉండవచ్చు కానీ ప్రారంభించడానికి మేము ఒక ఎలిమెంట్ గురించి చర్చిస్తున్నట్లు పరిశీలిస్తాము బోర్డు యొక్క ప్లేన్ కి పర్ఫెన్దికులర్ గా యూనిఫామ్ విడ్త్ ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఇది 3D వెర్షన్ అని మీరు భావించవచ్చని మళ్ళీ చెప్పండి కాని ఇది ప్లేన్ లోని వెడ్జె యొక్క ఒక విభాగం అని మనం పరిశీలిద్దాం కాబట్టి మనం చూడటానికి ఆసక్తి ఉన్న వాటిలో ఏమిటంటే ఈ వెడ్జె ఆకారంలో ఉన్న ఫ్లూయిడ్ ఎలిమెంట్ పై పనిచేసే ఫోర్స్ ఏమిటిఫ్లూయిడ్ ఎలిమెంట్ రెస్ట్ గా ఉన్నప్పుడు కాబట్టి మేము కొన్ని పేర్లు ఇస్తున్నాము ఈ డైమెన్షన్స్ ఇది Δl అని చెప్పండి మరియు బహుశా ఈ కోణం θ మేము చేసినట్లే నార్మల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ కోసం ముందు ఇది నార్మల్ మరియు షియర్ కంపోనెంట్ కు లోబడి ఉండవచ్చు ఇక్కడ మేము ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని చర్చించబోతున్నాము ఇక్కడ సర్ఫేస్ పై ఫోర్స్ యొక్క నార్మల్ కంపోనెంట్ మాత్రమే ఉంటుంది కారణం చాలా స్పష్టంగా ఉంది మేము రెస్ట్ సమయంలో ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని ఊహిస్తున్నాము కాబట్టి షియర్ కంపోనెంట్ లేదు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇది రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్ ఎలిమెంట్ అని మనసులో ఉంచుకుందాం తరువాత ఫ్లూయిడ్ ఎలిమెంట్ రెస్ట్ గా లేనప్పటికీ ఇంటర్నల్ డిఫార్మేషన్ అతితక్కువ అని చూద్దాం కాని ఫ్లూయిడ్ ఎలిమెంట్ కదులుతోంది రిజిడ్ బాడీ వలె అప్పుడు కూడా ఇలాంటి కన్సిడరేషన్స్ చెల్లుబాటు కావచ్చు కానీ ప్రస్తుతానికి మేము దానిని రెస్ట్ గా భావిస్తాము కాబట్టి మేము వివిధ ఫోర్సెస్ ను గుర్తించాము అవి సర్ఫేసెస్ మరియు వాల్యూమ్ సర్ఫేస్ ఫోర్స్ మరియు బాడీ ఫోర్స్ పై పనిచేస్తున్నాయి కాబట్టి ప్రాథమికంగా మనం ఏదైనా మెకానిక్స్ ప్రాబ్లెమ్ కంటిన్యూయం మెకానిక్స్ ప్రాబ్లెమ్ ను ఫోర్సెస్ పరంగా బాడీ ఫోర్సెస్ మరియు సర్ఫేస్ ఫోర్సెస్ సమాహారంగా పరిగణిస్తాము దానిని స్టాటిక్ లేదా డైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉంచడానికి ప్రయత్నిస్తాము కాబట్టి సర్ఫేస్ ఫోర్సెస్ కోసం మేము మొదట ఈ సర్ఫేస్పై ఫోర్స్ ని చెప్పడం పరిశీలిస్తాము కాబట్టి స్వభావం ద్వారా ఒక నార్మల్ ఫోర్స్ మరియు ప్రెషర్ సాధారణంగా లోపలికి ప్రవర్తిస్తుంది దీని ద్వారా మనం క్వాలిటెటివ్లి గా అర్థం చేసుకుంటాము ఎలిమెంట్స్ ను కుదించడానికి ప్రయత్నించే దాన్ని మనం అర్థం చేసుకుంటాము కాబట్టి ఇది సర్ఫేస్ లోపలికి పనిచేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి సాధారణ ప్రతిచర్య ను వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్న బాహ్య ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఏమైనా అది నార్మల్ రియాక్షన్ లాగా ఉంటుంది కాని నార్మల్ రియాక్షన్ ఎల్లప్పుడూ లోపలికి ఉంటుంది కాబట్టి చెప్పటానికి దానిని ప్రెస్ కి ప్రయత్నిస్తోంది కాబట్టి ఇది ఏమిటి ఇది ప్రెషర్ ఉంటుందో లేదో మాకు తెలియదు అని చెప్పనివ్వండి x y లేదా z వెంట డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇద y వెంట ప్రెషర్ కాబట్టి Py అని చెప్పడానికి మేము దీనిని పిలుస్తాము మేము దానిని పిలిచినప్పుడు ఇది మీ అందరికీ తెలిసిన యూనిట్ ఏరియా కి ఫోర్స్ మరియు Py Δx ×1 టోటల్ ఫోర్స్ అదేవిధంగా మరియు దీని కోసం ఈ సర్ఫేస్ ఒక ఓరియంటేషన్ ను కలిగి ఉందని చెప్పండి అంటే నార్మల్ డైరెక్షన్ n కాబట్టి మేము దీనిని Pn అని పిలుస్తాము మేము ఈ సభ్యత్వాలను ఎందుకు ఉంచుతున్నాము మనకు ఇంకా తెలియదు మేము ఓరియంటేషన్ ని మార్చేటప్పుడు ఆ ప్రెషర్ మారుతూ ఉండాలి ప్రాథమికంగా మనకు ఖచ్చితంగా తెలియదు ప్రారంభించడానికి ఎందుకంటే సర్ఫేస్ పై పనిచేసే ఏదైనా ఫోర్స్ ఎంచుకున్న డైరెక్షన్ యొక్క ఓరియంటేషన్ పై బలంగా ఆధారపడి ఉంటుందని మేము చూశాము కాబట్టి ప్రెషర్ ఎక్కడ ఉండకూడదని నమ్మడానికి కారణం లేదు అది ఉండాలా వద్దా అనేది మనం డిరైవ్ చేయబోతున్నాం ఇప్పుడు ఇది ఉంటుంది Pn ×Δl ×1 షియర్ కంపోనెంట్ ఉండదు ఎందుకంటే ఇది రెస్ట్ సమయంలో ఫ్లూయిడ్ దీనిపై పనిచేసే బాడీ ఫోర్స్ ఉంటుంది కాబట్టి బాడీ ఫోర్స్ కాంపోనెంట్ x తో పాటు బాడీ ఫోర్స్ మరియు y వెంట బాడీ ఫోర్స్ అని వ్రాద్దాం కాబట్టి x వెంట బాడీ ఫోర్స్ ఎలా ఉంటుంది B1 బాడీ ఫోర్స్ అని మళ్ళీ చెప్పండి లేదా x వెంట పనిచేసే యూనిట్ మాస్ కి bx బాడీ ఫోర్స్ అని చెప్పండి కాబట్టి ఇది దీని మాస్ తో గుణించబడుతుంది కాబట్టి దీని మాస్ ఎంత కాబట్టి ఇది ట్రయాంగల్ లాంటిది కాబట్టి 12 × Δx × Δy ×1× ρ మాస్ అప్పుడు bx యూనిట్కు బాడీ ఫోర్స్ మాస్ కాబట్టి bx x 12 × Δx × Δy ×1× ρ అదేవిధంగా x వెంట పనిచేసే మొత్తం బాడీ ఫోర్స్ మీకు y తో పనిచేసే టోటల్ బాడీ ఫోర్స్ ఉంది సమయాన్ని ఆదా చేయడానికి నేను పదేపదే రాయడం లేదు కాబట్టి మేము అన్ని ఫోర్సెస్ను రిసల్టెన్ట్ ఫోర్స్ గా వ్రాసాము ∑ Fx max సరే మేము x వెంట యాక్సిలరేషన్ అని చెప్పినప్పుడు మీ సాధారణ ఆలోచన ఏమిటంటే మేము రెస్ట్ సమయంలో ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని పరిశీలిస్తున్నాము కాబట్టి మంచిది మొదట రెస్ట్ వద్ద ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని పరిశీలిద్దాం కాబట్టి రెస్ట్ సమయంలో ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని పరిగణనలోకి తీసుకుంటే కుడి వైపు 0 స్పష్టంగా కానీ కుడి వైపు ప్రభావం అస్సలు ఉందా లేదా అని మనం చూస్తాము దాని కోసం మొదట ఎడమ చేతి వైపు వ్రాద్దాం కాబట్టి మీరు x కంపోనెంట్ వ్రాసేటప్పుడు మీకు ఉంటుంది Px x Δy అప్పుడు కంపోనెంట్ x యొక్క డైరెక్షన్ లో ఈ p n కాబట్టి మీకు ఈ y ఆక్సిస్ వంటి x ఆక్సిస్ ఉంది కాబట్టి ఈ p n యొక్క కంపోనెంట్ ఏమిటో ఉంటుంది కాబట్టి pn × Δl ×sinθ x వెంట బాడీ ఫోర్స్ కంపోనెంట్ ఉంటుంది

వాస్తవానికి మీరు వ్రాయవచ్చు Δl sinθ Δy 0 ఒక డైరెక్షన్ లో స్ట్రెస్ టెన్సర్ భాగాల పరంగా స్ట్రెస్ టెన్సర్ కంపోనెంట్లు మరియు ట్రాక్షన్ వెక్టర్ కోసం వ్యక్తీకరణను తెలుసుకోవడానికి ఇంతకమునుపు క్లాస్ లో మనం ప్రయత్నించినట్లు గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ కూడా మేము దీన్ని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి వీటి పరిమాణాన్ని Δx Δy → 0 లిమిట్ లో ఉన్నట్లుగా కుదించాలనుకుంటున్నాము కాబట్టి దాని పర్యవసానం ఏమిటో చూద్దాం Δx Δy → 0 కాబట్టి మీరు ఆ లిమిట్ ని తీసుకుంటే ఏమి జరుగుతుంది ఆ లిమిట్ ని చూద్దాం కాబట్టి మీరు ఆ లిమిట్ ని తీసుకుంటే Δy → 0 Δy 0 కాబట్టి ఏమి మిగిలి ఉంది కాబట్టి మీరు ఆ లిమిట్ ని తీసుకుంటే Δx → 0 ఈ పదం పోతుంది మరియు ఈ పదం పోతుంది కాబట్టి మీరు pn px పొందుతారు ఇది వేగవంతం అవుతుందో లేదో అనే దానితో సంబంధం లేకుండా ఇది చాలా ముఖ్యమైన భావన ఎందుకంటే మీ హైస్కూల్ ఫిజిక్స్ లో మీరు బహుశా అదే పని చేసారు కానీ అది రెస్ట్ గా ఉందని మరియు ఇది రిజిడ్ బాడీ లాగా కదులుతున్నట్లయితే ఇది పనిచేయదు అనే అపోహను యాక్సిలరేషన్ సృష్టించవచ్చు మరియు మీరు చూస్తే దానికి బాడీ ఫోర్స్ ఉన్నప్పటికీ పర్వాలేదు కాబట్టి ఇప్పటికీ పనిచేసే బాడీ ఫోర్స్ ఉన్నప్పటికీ ఈ సమానత్వం చెల్లుతుంది అదేవిధంగా ఫోర్స్ ఈక్విలిబ్రియంను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా y డైరెక్షన్ అది అనుసరిస్తుంది pnpy కాబట్టి ఒక ముగింపుగా మనం చెప్పగలను pnpx py అంటే మనం డైరెక్షన్ ను గ్రహించని క్వాన్టిటీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది డైరెక్షన్ కు సున్నితమైనది కాదు మరియు అది ఏవాల్వుయేటెడ్ చేయబడుతున్న సర్ఫేస్పై ఎల్లప్పుడూ సాధారణమైనదిగా పనిచేస్తుంది కాబట్టి ఈ క్వాన్టిటీని మనం ప్రెషర్ అని పిలుస్తాము కాబట్టి ఇది ఇండెక్స్ ఇన్సెన్సిటివ్ లేదా డైరెక్షన్ సెన్సిటివ్ అని మేము భావిస్తున్నాము మనం దానిని ఏ ఇండెక్స్ లేకుండా పిలుస్తాము మరియు అందువల్ల నార్మల్ ప్రెషర్ టెన్సర్లా కాకుండా ఇది టెన్సర్ కాదు ఎందుకంటే రెండవ ఆర్డర్ టెన్సర్కు 2 ఇండెక్స్ లు అవసరం దీనికి ఒక స్పెసిఫికేషన్ మీరు గుర్తుంచుకోవాలి దీనికి స్పెసిఫికేషన్ కోసం ఇండెక్స్ అవసరం లేదు కాబట్టి వాస్తవానికి ఇది టెన్సర్ కానీ ఆర్డర్ 0 యొక్క టెన్సర్ కాబట్టి దీనిని స్కేలార్ అని పిలుస్తారు కాబట్టి ఫోర్స్ మరియు స్ట్రెస్ మరియు ప్రెషర్ ఈ రెండూ యూనిట్ ఏరియాకి ఫోర్స్ పరంగా వ్యక్తీకరించబడినప్పటికీ మ్యాథెమటికెల్లి మరియు ఫండమెంటల్లీ వాటి క్యారెక్టర్స్టిక్స్ కొంత భిన్నంగా ఉంటాయి మరియు మేము ఈ 2 సంబంధిత నిబంధనలను చర్చిస్తున్నప్పుడల్లా స్పష్టంగా గుర్తుంచుకోవాలి ప్రెషర్ పై ఎక్కువ ఇన్వాల్వ్ ఉన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి తరువాత మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏమిటంటే ఇందులో 2 టెర్మినాలజీస్ ఉన్నాయి ఒకటి మెకానికల్ ప్రెషర్ అని పిలుస్తారు మరొకటి థర్మోడైనమిక్ ప్రెజర్ అంటారు కాబట్టి మొదట మేము మెకానికల్ ప్రెషర్ తో ప్రారంభిస్తాము మనం వివరించని కాన్సెప్ట్ ను క్లుప్తంగా చర్చిస్తాము కాని కొన్ని అంశాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మెకానికల్ ప్రెషర్ చెప్పినప్పుడు మనం అర్థం ఏమిటి మా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఉన్నారో లేదో చూడండి τ11τ 22 τ33 ఉన్నాయి స్ట్రెస్ టెన్సర్ యొక్క నార్మల్ స్ట్రెస్ కంపోనెంట్స్ గురించి ఆలోచిస్తే మీకు p ల మధ్య ఏదో ఒక సంబంధం ఉండవచ్చు ఈ p ఎంచుకున్న ఎలిమెంట్ యొక్క నార్మల్ స్ట్రెస్ స్టేట్ ల రిప్రజెంటేటివ్ అని మీరు భావిస్తారు ఎందుకంటే మేము p ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న నార్మల్ స్ట్రెస్ యొక్క షియర్ స్ట్రెస్ ప్రభావాన్ని మేము పరిగణించము τ11τ 22 τ33 అండ్ p ఏదో ఒకవిధంగా ఈ మధ్య రిలేషన్ షిప్ ఉండే అవకాశం ఉంది రిలేషన్ షిప్ నేరుగా ముందుకు ఉండకపోవచ్చు కానీ p అన్ని డైరెక్షన్ లలో ఒకే విధంగా ఉన్నందున మనం వీటిలో ఒక కంపోనెంట్ లేదా వీటిలో ఒక భాగం అని చెప్పగలం τ11τ 22 τ33 ఇది డైరెక్షన్ కి ఇంసెన్సిటివ్ మరియు మెకానికల్ ప్రెషర్ యొక్క డెఫినిషన్ కొరకు మాత్రమే చెప్పవచ్చు px τ11τ 22 τ333 పైన equation ని ఫాలో అవ్వండి మైనస్ సైన్ అర్థం చేసుకోవడానికి సూటిగా ముందుకు ఉంటుంది ఎందుకంటే వీటి యొక్క పాజిటివ్ సైన్ సమావేశం సర్ఫేస్ నుండి బాహ్యంగా ఉంటుంది అయితే నేచర్ ద్వారా ప్రెషర్ సర్ఫేస్ పైకి ఉంటుంది కాబట్టి ఈ మైనస్ సైన్ ఉందని సర్దుబాటు చేయడానికి కాబట్టి దీనిని ప్రెషర్ యొక్క హైడ్రోస్టాటిక్ కంపోనెంట్ లాగా కూడా పిలుస్తారు అంటే ఇది ప్రెషర్ స్టేట్ కి రెప్రజెంటేటివ్ వలె ఉంటుందని మీరు ఉహిస్తున్నారు ఇక్కడ ఇది అన్ని డైరెక్షన్ ల నుండి సమానంగా పనిచేసే క్వాన్టిటీ ప్రెషర్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి అది మేము ఆలోచిస్తున్నాము ఒక ఫ్లూయిడ్ అండర్ రెస్ట్ గా ఉంది కాబట్టి ఈ హైడ్రోస్టాటిక్ కంపోనెంట్ నుండి వైదొలిగే స్ట్రెస్ యొక్క ఏదైనా స్టేట్ ని విచలనాత్మక భాగం అంటారు కాబట్టి ఇది హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ స్టేట్ నుండి వైదొలిగే విషయం తరువాత మనం ఈ భావనల వివరాలలోకి వస్తాము విస్కస్ ఫ్లోస్ కోసం మోషన్ యొక్క ఈక్వేషన్స్ గురించి మనం చర్చించబోతున్నప్పుడల్లా కానీ ఇది ఎలిమెంటరీ డెఫినిషన్ లో మాత్రమే మెకానికల్ ప్రెషర్ ఇప్పుడు వాస్తవానికి మనం ప్రెషర్ గురించి మాట్లాడేటప్పుడు మేము నిజంగా ఈ మెకానికల్ ప్రెషర్ ని ఎల్లప్పుడూ ప్రాథమికంగా సూచించడం లేదు ఎందుకంటే మనం ప్రెషర్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మీరు గ్యాసెస్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నారని ఆలోచించండి మీరు ఎల్లప్పుడూ డెన్సిటీ మరియు టెంపరేచర్ తో ప్రెషర్ ని ఒక ఈక్వేషన్ ద్వారా సంబంధం కలిగి ఉంటారు కాబట్టి థర్మోడైనమిక్ పాయింట్ అఫ్ వ్యూ నుండి ప్రెషర్ అనేది డెన్సిటీ మరియు టెంపరేచర్ ద్వారా స్టేట్ ఈక్వేషన్ సటిస్ఫయ్ అవుతుంది ఐడియల్ గ్యాస్ కోసం ఇది నాన్ ఐడియల్ గ్యాసెస్ చాలా సులభం ఇది స్టేట్ కాంప్లికేటెడ్ ఈక్వేషన్ కావచ్చు కాని ఇప్పటికీ స్టేట్ ఈక్వేషన్ అనేది కొన్ని మాథెమటికల్ రూపంలో ప్రెషర్ డెన్సిటీ మరియు టెంపరేచర్ కి సంబంధించినది కాబట్టి థర్మోడైనమిక్ ప్రెషర్ అంటే ప్రెషర్ p ఇది స్టేట్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మెకానికల్ ప్రెషర్ థర్మో డైనమిక్ ప్రెషర్తో సమానంగా ఉంటుంది కదా కాబట్టి అవి సమానమైనవి కాదా బబుల్ లోపల బబుల్ ఉంది ఒక పర్టికులర్ ప్రెషర్ డెన్సిటీ మరియు టెంపరేచర్ ఉందని నిర్దేశించే ప్రాథమిక విధానం ఏమిటి ఇప్పుడు మీరు బబుల్ హెచ్చుతగ్గులకు గురిచేస్తున్నారు ఇది ఏర్పడే ఫ్రీక్వెన్సీ బబుల్ మారుతున్నది చాలా వేగంగా చెప్పబడింది కాబట్టి ఏమి జరుగుతుందో అక్కడ ఒక పర్టికులర్ థర్మోడైనమిక్ ప్రెజర్ డెన్సిటీ టెంపరేచర్ అకస్మాత్తుగా ఉంటుంది మీరు దాని స్టేట్ ని న్యూ స్టేట్ కి మారుస్తున్నారు న్యూ ప్రెజర్ డెన్సిటీ టెంపరేచర్ కాబట్టి ఆ విధంగా బబుల్ సడ్డెన్లి ఎక్స్పాడింగ్ మరియు ఆ విధంగా కాంట్రాక్టింగ్ మరియు ఎక్స్పాడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ అవుతుంది మరియు ఇది చాలా వేగంగా చేస్తోంది ఒకసారి ఇది చాలా వేగంగా చేస్తోంది మార్పు అంత తేలికగా సర్దుబాటు చేయబడదు కాబట్టి సిస్టంకు మార్పుకు అనుగుణంగా కనీసం త్రెషోల్డ్ టైం కావాలి మరియు అది మెకానికల్ ప్రెషర్ అని నిర్ధారించుకోండి ఇది థర్మోడైనమిక్ స్టేట్ ద్వారా నిర్దేశించిన మాదిరిగానే అన్ని డైరెక్షన్ ల నుండి సమానంగా పనిచేసే ప్రెషర్ లాంటిది కాబట్టి థర్మోడైనమిక్ స్టేట్ అనేది సిస్టంకు ఒక రకమైన డిస్టర్బన్స్ కలిగించే మార్పు సిస్టంకు ఈక్విలిబ్రియంను సాధించడానికి సమయం అవసరం కాబట్టి ఇది చివరికి థర్మోడైనమిక్ ప్రెషర్ కి సమానమైన మెకానికల్ ప్రెషర్ కలిగి ఉంటుంది మరియు అందువల్ల సాధారణంగా మెకానికల్ మరియు థర్మోడైనమిక్ ప్రెషర్ మధ్య తేడాను గుర్తించలేము మార్పు చాలా వేగంగా ఉంటే ఇంటర్మీడియట్ స్టేట్స్ ని సిస్టంకు ఈక్విలిబ్రియంను సాధించడానికి తగిన అవకాశాన్ని పొందదు కాబట్టి థర్మోడైనమిక్ స్టేట్ లో ఏ మార్పు వచ్చినా ఆ తదుపరి మార్పులకు సర్దుబాటు చేయడానికి సిస్టంకు తగినంత అవకాశం లభించదు ఆపై అలాంటి సందర్భాల్లో మీకు థర్మోడైనమిక్ ప్రెషర్ కి సమానమైన మెకానికల్ ప్రెషర్ ఉండదు కానీ అవి చాలా అరుదైన సందర్భాలు కాబట్టి చాలా ప్రాక్టికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కోసం మార్పులు థర్మోడైనమిక్ ప్రెషర్ కి సమానమైన మెకానికల్ ప్రెషర్ ని కలిగి ఉండే విధంగా ఆ మార్పులు సిస్టమ్ ద్వారా సర్దుబాటు చేయబడతాయి లేదా స్వీకరించబడతాయి అందువల్ల మనం ప్రెషర్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనం మెకానికల్ మరియు థర్మోడైనమిక్ ప్రెషర్ ని వేరు చేయలేము దానిని మనం ప్రెషర్ అని పిలుస్తాము